మేము ట్రాన్సక్షన్స్ కొనసాగిస్తాము ట్రాన్సక్షన్స్ అంటే ఏమిటి అని మేము ఇప్పటికే చూశాము షెడ్యూల్ అంటే ఏమిటి మరియు కొన్ని రికవరీ నియంత్రణ వ్యవస్థ మొదలైనవి కాబట్టి మేము తరువాత ఏకకాలిక నియంత్రణ ప్రోటోకాల్లకు వెళ్తాము కాంకరెన్సీ కంట్రోల్ ప్రోటోకాల్ లు తప్పనిసరిగా షెడ్యూల్ లో రెండు లేదా అంతకంటే ఎక్కువ ట్రాన్సక్షన్స్ మధ్య సమన్వయాన్ని ఎలా నిర్వహించాలో వారు నిర్ణయిస్తారు లాగ్లు మొదలైనవి మరియు ఒక ట్రాన్సక్షన్స్ కి నిర్దిష్ట డేటా ఐటెమ్ ని ఎప్పుడు యాక్సెస్ చేయాలో అదే మనం తదుపరి చదువుతున్నాం కాబట్టి ఇది కాంకరెన్సీ కంట్రోల్ ప్రోటోకాల్ల గురించి కాంకరెన్సీ తను నిర్ధారించే మార్గాలలో ఒకటి లాక్స్ వాడకం ద్వారా లాక్స్ ఏమిటో మనందరికీ తెలుసు ఆపరేటింగ్ సిస్టమ్లు కూడా ఏకకాలంలో ఉండేలా చూస్తాయి మరియు డేటాబేస్లు మినహాయింపు కాదు అవి కూడా లాక్స్ ను ఉపయోగిస్తాయి లాక్స్ కంట్రోల్ ను యాక్సెస్ చేస్తాయి కాబట్టి ఈ డేటా ఐటెమ్ యాక్సెస్ కంట్రోల్ మరియు లాక్ రిక్వెస్ట్లు తప్పనిసరిగా చేయబడతాయి డేటాబేస్లో మాడ్యూల్ ఉంది దీనిని కాంకరెన్సీ కంట్రోల్ మేనేజర్ అంటారు కాబట్టి ఈ కాంకరెన్సీ కంట్రోల్ ప్రోటోకాల్లను నిర్వహించే మరియు లాక్లను నిర్వహించే డేటాబేస్లోని మాడ్యూల్ ఇది కాబట్టి లాక్ల కోసం అన్ని అభ్యర్థనలు ఈ కాంకరెన్సీ కంట్రోల్ మేనేజర్ కి చేయబడ్డాయి లాక్ మంజూరు చేయాలా లేదా లాక్ను తిరస్కరించాలా అనేది కాంకరెన్సీ కంట్రోల్ మేనేజర్ నిర్ణయిస్తాడు మంజూరు చేస్తే లాక్ మంజూరు చేయాలా అని ట్రాన్సక్షన్ తప్పనిసరిగా లాక్ను పొందుతుంది మరియు డేటా ఐటెమ్లో ఆ ఆపరేషన్తో ముందుకు సాగుతుంది అది తిరస్కరిస్తే అది వాస్తవానికి వేచి ఉండగలదు ట్రాన్సాక్షన్ సాధారణంగా కాంకరెన్సీ కంట్రోల్ మేనేజర్ ద్వారా మంజూరు చేయబడిన వరకు వేచి ఉండి ఆపై అది వెళ్లిపోతుంది ఒక చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ట్రాన్సాక్షన్ ద్వారా డేటా ఐటెమ్ని లాక్ చేయడం అలాగే ట్రాన్సాక్షన్ ద్వారా డేటా ఐటెమ్ను అన్లాక్ చేయడం ఈ రెండు ఆపరేషన్లు తప్పనిసరిగా అటామిక్ గా ఉండాలి కాబట్టి ఒక నిర్దిష్ట డేటా అంశాన్ని లాక్ చేయడానికి రెండు ట్రాన్సాక్షన్లు ప్రయత్నించడం జరగదు వారిలో ఒకరు మాత్రమే లాక్ పొందుతారు లేదా వారిలో ఎవరికీ లాక్ రాకపోవచ్చు అది ప్రత్యేక సమస్య కానీ ఇవి స్వతహాగా అటామిక్ కార్యకలాపాలు లాకింగ్ మరియు అన్లాకింగ్ కేవలం అటామిక్ ఆపరేషన్స్ మాత్రమే కాబట్టి లావాదేవీ పూర్తిగా లాక్ అవుతుంది లేదా అది పొందదు కాబట్టి రెండు లావాదేవీలు ఒకే లాక్ను పొందలేవు అవి దాదాపు ఒకే సమయంలో అభ్యర్థించిన ప్పటికీ ట్రాన్సాక్షన్ లో ఒకదానికి మాత్రమే లాక్ లభించేలా వాటికి కొన్ని మార్గాలు ఉంటాయి కాబట్టి డేటా ఐటెమ్ లాక్ చేయబడవచ్చు డేటా ఐటెమ్ లాక్ చేయబడింది లేదా అన్లాక్ చేయబడుతుంది డేటా ఐటెమ్ తప్పనిసరిగా రెండు మోడ్లలో లాక్ చేయబడ వచ్చు మొదటిది ఎక్స్క్లూజివ్ లాక్ అంటారు ఇది ప్రత్యేకమైన లాక్ ఇది X ద్వారా సూచించబడుతుంది కాబట్టి ముఖ్యంగా దీని అర్థం డేటా అంశాన్ని వ్రాయవచ్చు మరియు చదవవచ్చు కాబట్టి ఒక ట్రాన్సక్షన్ ప్రత్యేకమైన లాక్ను పొందినట్లయితే ట్రాన్సక్షన్ డేటా అంశంపై డేటా అంశాన్ని వ్రాయవచ్చు మరియు చదవవచ్చు ఇతర రకం లాక్ అనేది S ద్వారా సూచించబడిన షేర్డ్ లాక్ అంటే ట్రాన్సాక్షన్ డేటా ఐటెమ్పై షేర్డ్ లాక్ పొందినట్లయితే అది మాత్రమే చదవగలదు కాబట్టి డేటా ఐటెమ్ రాయడం వ్రాయబడలేదు కనుక ఇది ట్రాన్సాక్షన్ ద్వారా మాత్రమే చదవబడుతుంది కాబట్టి ఎక్స్క్లూజివ్ లాక్ మరియు షేర్డ్ లాక్ అనే రెండు ముఖ్యమైన విషయాలు ఆపై లాక్ కంపాటిబిలిటీ మాట్రిక్స్ ఉంటుంది ఇది తప్పనిసరిగా నిర్వచిస్తుంది వివిధ రకాల లాక్స్ మధ్య అనుకూలతను అంటే రెండు లావాదేవీలు కూడా ఉన్నాయని అనుకుందాం అన్నింటినీ లాక్ చేయడం మొదలైనవి మనం ఒకే డేటా అంశంపై ఊహించుకుంటాము లేకపోతే ఏ వివాదాలు లేవు మరియు ఏ సమస్య లేదు కానీ రెండు ట్రాన్సక్షన్స్ ఉన్నాయని అనుకుందాం అడ్డు వరుస ఒక ట్రాన్సాక్షన్ ని మరియు నిలువు వరుసలు మరొక ట్రాన్సాక్షన్ ని సూచిస్తాయి విషయం ఏమిటంటే కొన్ని ట్రాన్సాక్షన్ షేర్ చేయబడిన లాక్ పొందితే మరియు ఇతర ట్రాన్సాక్షన్ షేర్డ్ లాక్ కావాలను కుంటాయి మేము దానిని పొందగలమా అవును అది పొందవచ్చు ఒక ట్రాన్సాక్షన్ కి షేర్డ్ లాక్ వచ్చిందని మరొకటి ప్రత్యేకమైన లాక్ కావాలని అనుకుందాం అది పొందగలదా కాదు కాబట్టి అదేవిధంగా ఒకరికి ప్రత్యేకమైన లాక్ ఉంటే మరియు మరొకరికి షేర్డ్ లాక్ కావాలంటే అది చేయలేము మరియు వాస్తవానికి ఒకరికి ప్రత్యేకమైన లాక్ ఉంటే మరొకరికి ప్రత్యేకమైన లాక్ లభించదు ఇప్పుడు ఇది ఏమి జరుగుతుందో చాలా సహజంగా ఉండాలి ఇది తప్పనిసరిగా కాన్ఫ్లిక్ట్ నుండి కాపాడటానికి వ్రాతతో కాబట్టి ఇక్కడ రెండు ట్రాన్సాక్షన్ లు ఉంటే అవి రెండు ఒకే విషయాన్ని రాయాలనుకుంటే అది ఇద్దరూ x లాక్ కోరుకుంటున్నారు అది మంజూరు చేయబడదు వారిలో ఒకరు చదవాలనుకున్నా మరియు మరొకరు వ్రాస్తున్నప్పటికీ మరొక ట్రాన్సాక్షన్ S షేర్డ్ లాక్ను పొందలేరు ఎందుకంటే మరొకరికి ప్రత్యేకమైన లాక్ ఉంది ఇప్పుడు ట్రాన్సాక్షన్లు రెండూ పొందగలిగే సందర్భం మాత్రమే ఇద్దరూ డేటా చదవాలనుకుంటున్నారు అనే అంశాన్ని ఈ సందర్భంలో ఎలాంటి వివాదం లేదు కాబట్టి ఇద్దరూ కేవలం షేర్ చేసిన లాక్ను పొందగలరు అందుకే S నుండి S మాట్రిస్ S నుండి S కి ఎంట్రీ అవును మరియు వారు అలా చేయడం ద్వారా ముందుకు సాగవచ్చు చదవడం మరియు చదవడం ఏ వివాదం లేదు ఈ లాక్ కంపాటిబిలిటీ మాట్రిక్స్ కేవలం సంకేతం చేస్తుంది మనం ఇప్పటికే అధ్యయనం చేసిన కాన్ఫ్లిక్ట్ ను కాబట్టి అదే విషయం మరియు నేను ఇంతకు ముందు చెప్పినట్లుగాలాక్ ఈ సందర్భంలో మంజూరు చేయకపోతే దాని కోసం వేచి ఉండండి కాబట్టి ఈ లాక్లన్నింటినీ ఉపయోగించి మేము తరువాత లాకింగ్ ప్రోటోకాల్ లకు వెళ్తాము కాబట్టి లాకింగ్ ప్రోటోకాల్ తప్పనిసరిగా ట్రాన్సాక్షన్ లకు లాక్లను ఎలా మంజూరు చేయాలి తద్వారా సమన్వయం నిర్వహించబడుతుంది మరియు కర్రెక్ట్ నేస్ విషయంలో సమస్య ఉండదు కాబట్టి కర్రెక్ట్ నేస్ షెడ్యూల్లు కూడా నిర్వహించబడతాయి కాబట్టిమేము ఇప్పటికేషెడ్యూల్ను మేము షెడ్యూల్ అన్ని చదవడం వ్రాయడం మరియు నిలిపివేయడం మరియు కార్యకలాపాలు నిర్దేశిస్తుందని చూశాము కూడా లాకింగ్ ప్రోటోకాల్ లో షెడ్యూల్ తప్పనిసరిగా అన్ని లాకింగ్ మరియు అన్లాకింగ్ కార్యకలాపాలను కూడా స్పష్టంగా పేర్కొనాలి కాబట్టి ట్రాన్సాక్షన్ వన్ కి ఒక లాక్ కావాలి మొదలైనవి ఇంకా మొదలైనటువంటి వాటి గురించి ఇది తప్పనిసరిగా చెప్పాలి ఇప్పుడు తప్పనిసరిగా మేము లాకింగ్ లేదా అన్లాకింగ్ చేశామో లేదో హామీ ఇవ్వలేము ఎందుకంటే అది కాంకరెన్సీ కంట్రోల్ మేనేజర్ ద్వారా చేయబడుతుంది కాబట్టి అది తప్పనిసరిగా చేయటానికి ప్రయత్నించేది లాక్ను రిక్వెస్ట్ చేసి ఆపై దాన్ని అన్లాక్ చేయడం కాబట్టి ఇప్పుడు ఈ క్రింది విధంగా సూచించబడుతుంది ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఈ ట్రాన్సాక్షన్ ఈ నొటేషన్ కి అర్థం ఏమిటి అంటే ట్రాన్సాక్షన్ ని కోరుకుంటుంది ట్రాన్సాక్షన్ డేటా ఐటెమ్పై X లాక్ని అభ్యర్థించినట్లయితే దీని అర్థం ఇది అందుకే దీనిని లాక్ X అంటారు కాబట్టి l అంటే లాకింగ్ x అంటే డేటా ఐటెమ్ a లోని ట్రాన్సాక్షన్ ద్వారా ఎక్సక్లూజివ్ లాక్ కాబట్టి అది నొటేషన్ ట్రాన్సాక్షన్ ఒక x లాక్ను అభ్యర్థించినట్లయితే ఇప్పుడు మీరు చెప్పినప్పుడు ముఖ్యంగా ట్రాన్సాక్షన్ ఒక x లాక్ని విడుదల చేస్తుందని అర్థం కాబట్టి ఈ విషయంలో ఇది రెక్యూస్ట్స్ లేదా రిలీజ్ ఇప్పుడు అదేవిధంగా ఇది ఉంది అంటే ట్రాన్సాక్షన్ 1 షేర్డ్ లాక్ను అభ్యర్థిస్తుంది డేటా ఐటెమ్పై S లాక్ a మరియు ఆపై ఉంది ట్రాన్సాక్షన్ 1 S లాక్ను a లో విడుదల చేస్తుంది కాబట్టి ఈ కార్యకలాపాలు వాటితో పాటు షెడ్యూల్లకు అదనంగా నాలుగు రకాల లాకింగ్ మరియు అన్లాకింగ్ను పేర్కొనడానికి చదవడం వ్రాయడం మరియు నిలిపివేయడం కట్టుబడి ఉండటం మొదలైనవి చేర్చబడే ఆపరేషన్స్ కాబట్టి ఉదాహరణకు షెడ్యూల్ను కింది పద్ధతిలో పేర్కొనవచ్చు దీని అర్థం ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాం కాబట్టి తప్పనిసరిగా మొదటి ట్రాన్సాక్షన్ ఒక రిక్వెస్ట్ లు ఎక్సక్లూజివ్ లాక్ a మీద ఒకసారి లేకుంటే అది పొందే వరకు వేచి ఉండాలి ఇది a ని రీడ్ చేసి మరియు a మీద రైట్ చేస్తుంది తర్వాత ట్రాన్సాక్షన్ 2 అభ్యర్థన షేర్డ్ లాక్ b మంజూరు చేయబడింది అప్పటి నుండి ఇతర ట్రాన్సాక్షన్ లు లేవని అనుకుంటే ఎందుకంటే ఇవి విభిన్న డేటా అంశంలో ఉన్నాయి మరియు ఇది ఎక్సక్లూజివ్ లాక్ a మరియు ఇది b తో షేర్ చేయబడిన లాక్ దీనికి a తో సంబంధం లేదు అది మంజూరు చేయబడుతుంది చదువుతుంది ఎందుకంటే దీనికి షేర్డ్ లాక్ ఉంది అది మాత్రమే చదవగలదు కానీ రాయలేదు కాబట్టి ఇది ఏది బాగుంది అని మాత్రమే చదువుతుంది మరియు ఈ ట్రాన్సాక్షన్ 1 ఎక్సక్లూజివ్ లాక్ను విడుదల చేస్తుంది మరియు ట్రాన్సాక్షన్ 2 షేర్డ్ లాక్ని విడుదల చేస్తుంది మరియు అది షెడ్యూల్ ముగింపు కాబట్టి దీనిలో షెడ్యూల్ ఎలా పేర్కొనబడుతుంది ఇప్పుడు ఏమి కావాలో ఒక ఉదాహరణ చూద్దాం షెడ్యూల్గా ఇదంతా బాగానే ఉంది ఇప్పుడు మనం మరో షెడ్యూల్ను పరిశీలిద్దాం మరియు ఏమి జరుగుతుందో చూద్దాం అలాంటి షెడ్యూల్తో ఇప్పుడు మనం ఇక్కడ ఈ క్రింద చేస్తున్నది చాలా ముఖ్యమైనది కాబట్టి లావాదేవీ 1 ఒకసారి ప్రత్యేకమైన లాక్ అయితే ఇతర ట్రాన్సాక్షన్ లు లేవని మరియు వేరే ఏమీ జరగదని భావించి ఈ లాక్ మంజూరు చేయబడుతుంది ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఏమీ లేదు కాబట్టి ట్రాన్సాక్షన్ కి ఆ లాక్ వస్తుంది అది చదివి తర్వాత వ్రాస్తుంది ట్రాన్సాక్షన్ 2 షేర్ చేసిన లాక్ను మళ్లీ b కి మంజూరు చేస్తుంది ఎందుకంటే సమస్య లేదు అప్పుడు అది చదవబడుతుంది ఇప్పుడు ఏమి జరుగుతుందంటే ట్రాన్సాక్షన్ 2 a కి మరియు ట్రాన్సాక్షన్ 1 కి ప్రత్యేకమైన లాక్ కావాలి b కి ప్రత్యేకమైన లాక్ కావాలి ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే ట్రాన్సాక్షన్ 1 ఇప్పటికే పట్టుబడి ఉంది మరియు ఇది ఒక ప్రత్యేక లాక్ కాబట్టి ట్రాన్సాక్షన్ 1 దానిని విడుదల చేయకపోతే లేదా ట్రాన్సాక్షన్ 2 అన్లాక్ చేయకపోతే ట్రాన్సాక్షన్ 2 మరొక ప్రత్యేక లాక్ అనుకూలత మాతృక ద్వారా అనుమతించబడని కారణంగా లాక్ని పొందదు కాబట్టి అది అందడం లేదు కనుక ఇది వేచి ఉంటుంది ఈ సమయంలో లావాదేవీ 2 వేచి ఉంటుంది ప్రత్యేకమైన లాక్ కోసం మరోవైపు ట్రాన్సాక్షన్ 1 b కి ప్రత్యేకమైన లాక్ కావాలి ఇప్పుడు ట్రాన్సాక్షన్ 2 b లో షేర్డ్ లాక్ను కలిగి ఉంది అది విడుదల చేయలేదు కాబట్టి ట్రాన్సాక్షన్ 1 ప్రత్యేక లాక్ను మళ్లీ కోరుకుంటుంది ఇది అనుమతించబడదు మరియు ఇది వేచి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నది చాలా ముఖ్యం ట్రాన్సాక్షన్ 2 ఒక ప్రత్యేక లాక్ కోసం వేచి ఉంది ఇది చేయకపోతే ట్రాన్సాక్షన్ 1 విడుదల ట్రాన్సాక్షన్ 1 మరోవైపు ప్రత్యేక లాక్ కోసం వేచి ఉంది ఇది ట్రాన్సాక్షన్ 2 విడుదలలు తప్ప మళ్లీ మంజూరు చేయబడదు ఇప్పుడు ఇది క్లాసిక్ డెడ్లాక్ పరిస్థితి అని మీరు చూస్తున్నారు ట్రాన్సాక్షన్ 1 లాక్ కావాలనుకుంటే అది లాక్ ను పొందలేదు ఎంతవరకు అంటే నా ఉద్దేశ్యం మరియు అది ఇతర లాక్ లను విడుదల చేయలేదు మరియు ట్రాన్సాక్షన్ 2 కోరుకుంటుంది లాక్ను మరొక లాక్ను అది మళ్లీ పొందండం జరగదు కాబట్టి ఇది ఇతర లాక్ను విడుదల చేయడం లేదు ట్రాన్సాక్షన్లు రెండు లాక్స్ కోసం మరియు ఇతర ట్రాన్సాక్షన్ 2 కోసం వేచి ఉన్నాయి మరియు వాటిలో ఏవీ దాన్ని విడుదల చేయడం లేదు ఇది క్లాసిక్ డెడ్లాక్ పరిస్థితి కాబట్టి కాంకరెన్సీ కంట్రోల్ ప్రోటోకాల్లు షెడ్యూల్ మొదలైన వాటిలో ఈ ప్రోటోకాల్ ఏమైనప్పటికీ లాకింగ్ అన్లాక్ చేయడం వలన ప్రతిష్టంభన ఏర్పడవచ్చు అంటే లాక్ కోసం అభ్యర్థించినప్పుడు మాత్రమే అది చెప్పబడుతుంది అది లాక్ తక్షణమే పొందబడిందని కాదు అది మాత్రమే అభ్యర్థించవచ్చు లాక్ మరియు కాంకరెన్సీ కంట్రోల్ మేనేజర్ ని బట్టి అది పొందవచ్చు లేదా రాకపోవచ్చు మరియు ముఖ్యంగా ఇది లాక్ కంపాటిబిలిటీ మాట్రిక్స్ ను ఎన్నటికీ ఉల్లంఘించదు కాబట్టి ప్రత్యేకమైన లాక్ను కలిగి ఉన్న మరొక ట్రాన్సక్షన్ ఉంటే అది మరొక ప్రత్యేకమైన లాక్ లేదా షేర్డ్ లాక్ను పొందదు మరియు మరొక లావాదేవీ షేర్డ్ లాక్ను కలిగి ఉంటే అయిన అది ఎక్సక్లూజివ్ లాక్ను లాక్ కంపాటిబిలిటీ మాట్రిక్స్ పొందదు కాబట్టి అది డెడ్ లాక్లకు దారితీయవచ్చు లేకుంటే ఇప్పుడు ఏమి జరుగుతుందంటే అది ఖచ్చితత్వాన్ని ఉల్లంఘించవచ్చు కాంకరెన్సీ కంట్రోల్ మేనేజర్ ఈ లాక్ను మంజూరు చేయనటువంటి ఖచ్చితత్వాన్ని ఎన్నటికీ సాక్రిఫైస్ చేయడు కాబట్టి ఏమి జరుగుతుందంటే డెడ్ లాక్ పరిస్థితి ఒకటి కావచ్చు మరొక విషయం కూడా ఇది స్టార్వేషన్ లేదా లైవ్ లాక్ మరొక దృగ్విషయం కాబట్టి ముఖ్యంగా స్టార్వేషన్ లేదా లైవ్ లాక్ యొక్క దృగ్విషయం ఏమిటంటే అనుకుందాం అనేక ట్రాన్సాక్షన్స్ జరిగాయి మరియు ట్రాన్సాక్షన్ 1 కొన్ని అంశాలపై a లాక్ను కలిగి ఉంటుంది ఇప్పుడు రెండూ ట్రాన్సాక్షన్ 2 మరియు ట్రాన్సాక్షన్ 3 కోరుకుంటున్నాయి ఎందుకంటే ట్రాన్సాక్షన్ 1 దానిని విడుదల చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ 3 లాక్ను పట్టుకుంటుంది ట్రాన్సాక్షన్ 2 దాన్ని పొందదు ఇప్పుడు ట్రాన్సాక్షన్ 3 దానిని విడుదల చేయడానికి ముందు ట్రాన్సాక్షన్ 4 మళ్లీ అదే డేటా అంశంపై అదే లాక్ని కోరుకుంటుంది కాబట్టి ఒకసారి ట్రాన్సాక్షన్ 3 విడుదల చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ 4 దాన్ని పట్టుకుంటుంది మరియు ట్రాన్సాక్షన్ 2 మళ్లీ పొందదు ఆపై మళ్లీ ట్రాన్సాక్షన్ 4 విడుదలకు ముందు ట్రాన్సాక్షన్ 5 దానిని కోరుకుంటుంది ట్రాన్సాక్షన్ మళ్లీ పొందదు కాబట్టి తప్పనిసరిగా సిస్టమ్లో డెడ్ లాక్ లేదు దీని అర్థం ట్రాన్సాక్షన్ లు ముందుకు కొనసాగుతున్నాయి మరి కొన్ని ట్రాన్సాక్షన్ లు కనీసం ముందుకు కొనసాగుతున్నాయి కానీ సిస్టమ్ మొత్తం నిలిపివేయబడలేదు కానీ ట్రాన్సాక్షన్ 2 స్టార్వేషన్ తో ఉంది అది స్టార్వేషన్ తో ఉంది దీనిని స్టార్వేషన్ అని ఎందుకు అంటారు ఎందుకంటే అది లాక్ పొందడం లేదు అది ఇతర ట్రాన్సాక్షన్లు పొందుతోంది కాబట్టి ఇది స్టార్వేషన్ మరియు లైవ్ లాక్ యొక్క దృగ్విషయం మరియు ఈ షెడ్యూల్లు లాక్ ల కోసం అభ్యర్థించడం మరియు దానిని విడుదల చేయడం కూడా జరగవచ్చు కాబట్టి అది షెడ్యూల్ పాయింట్ అది ఏమి చేయబడుతోంది అంటే ఇప్పుడు మనం తదుపరి అధ్యయనానికి వెళ్తున్నది ఇదే దీనిని లాకింగ్ ప్రోటోకాల్ అంటారు కాబట్టి తప్పనిసరిగా లాకింగ్ ప్రోటోకాల్ ట్రాన్సాక్షన్ ని పేర్కొనడానికి ప్రయత్నిస్తుంది లాక్ ఎలా చేయాలో మరియు లాక్లను ఎలా విడుదల చేయాలి అని అలాంటిది సరైనది ఉల్లంఘించబడదు కాబట్టి అది మేము తదుపరి అధ్యయనం చేయబోతున్న లాకింగ్ ప్రోటోకాల్